మానవ వనరుల నిర్వహణపై తరగతికి తిరిగి స్వాగతం నా పేరు ఆరాధన మాలిక్ మరియు నేను ఈ కోర్సు చేయడానికి మీకు సహాయం చేస్తున్నాను ఈ రోజు మనం వ్యక్తిగతంగా నాకు చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతాము అది ఏమిటంటే కష్టమైన ఉద్యోగులతో వ్యవహరించడం మునుపటి తరగతిలో మనము ఫిర్యాదు విధానాల గురించి మాట్లాడాము కార్యాలయంలో గ్రీవెన్స్ డిసిప్లేన్ఇంగ్ మీరు ఎలా చేయగలరు మరియు ఈ తరగతిలో మనము కష్టమైన ఉద్యోగులను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుదాము కాబట్టి దానితో ముందుకు సాగుదాం కొన్నిసోర్సెస్ గోమెజ్ మెజియా బాల్కిన్ మరియు కార్డిGomez Mejia Balkin and Cardy రాసిన అదే పుస్తకం మన దగ్గర ఉంది మరియు మరికొన్ని పేపర్స్ నా దగ్గర ఉన్నాయి అవి ప్రస్తుత రోజుల్లో చాలా ముఖ్యమైన అంశం అయిన కార్యాలయ బెదిరింపు గురించి చర్చించడానికి నేను ఉపయోగించాను మరియు అది వ్యక్తిగతంగా కూడా నాకు చాలా ముఖ్యమైనది మనము ఎదుర్కొనే వివిధ సమస్యలు మనము ఎప్పుడైతే కష్టతరమైన ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నామో అప్పుడు వివిధ రకాల పరిస్థితులలో ఉన్న ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఉపన్యాసంలో మనం కవర్ చేయబోయే కొన్ని సమస్యలు ఏంటంటే ఒకటి డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన ఉద్యోగులు ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సమయంలో కనుగొనబడిన క్రమశిక్షణ రాహిత్యం లేదా క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలుమరియు టెలివిజన్లు లేదా ఎలక్ట్రానిక్ మెయిల్ దేని ద్వారానైనా ఎవరైనా మీ మెయిల్ ద్వారా వెళుతుంటే అవాంఛనీయమని భావిస్తే ఆఫీస్ రొమాన్స్ మరొకటి చాలా సెన్సిటివ్ సమస్య ఈ ఉపన్యాసంలో మనము దాని గురించి కొంచెం మాట్లాడుతాము హాజరుకాకపోవడం లేదా హాజరు తక్కువగా ఉండటం మరొకటి పేలవ ప్రదర్శన మార్క్ వరకు పని చేయకపోవడం మీ సబార్డినేట్స్ మీ మాట వినకుండా తమ ఉన్నతాధికారులతో తప్పుగా ప్రవర్తించినప్పుడు కార్యాలయంలో బెదిరింపు చాలా ముఖ్యమైన అంశం ఈ విషయం గురించి నేను చాలా వివరంగా మాట్లాడుతాను మరియు ఆల్కహాల్ సంబంధిత దుష్ప్రవర్తన ఉద్యోగులు డ్రగ్స్ ని ఉపయోగిస్తున్నట్లు గుర్తించినప్పుడు మీరు ఏమి చేయాలి ఆ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటారు మానవ వనరుల నిర్వాహకుడిగా మీ సామర్థ్యంతో మీ ముందుకు ఎవరైనా ఈ విషయం తీసుకువచ్చినట్లు ఐతే మీరు ఈ రకమైన దుష్ప్రవర్తన గురించి తెలుసుకుంటే మీరు ఏమి చేయాలి మీరు చేయవలసిన మొదటి పని ఏమిటంటే ఉద్యోగి యొక్క ప్రవర్తన ఆమె లేదా అతని స్వంత పనికి లేదా కార్యాలయంలో మరెవరి పనికైనా ఆటంకం కలిగించిందో లేదో తెలుసుకోవడం కాబట్టి ఉద్యోగి ఎందుకు డ్రగ్స్ నీ ఉపయోగిస్తున్నాడో మరియు ఎంతకాలం నుంచి ఉపయోగిస్తున్నాడో మీరు తెలుసుకోవాలి మరియుడ్రగ్స్ ను పని చేసే స్థలంలో వినియోగిస్తున్నాడ లేదా ఆ వ్యక్తి వినియోగించి పని చేయడానికి వస్తున్నాడా తెసులుకోవాలి ఈ డ్రగ్స్ వినియోగం ఉద్యోగి యొక్క సొంత ఉత్పాదకతను ప్రభావితం చేస్తుందా లేదా కార్యాలయంలోని ఇతర ఉద్యోగుల ఉత్పాదకతను దెబ్బతీసే విధంగా ఉద్యోగి ప్రవర్తన దారితీస్తుందా నేను ఒక పాత సామెతకు పెద్ద అభిమానిని కాబట్టి నా ముక్కు ఎక్కడ ముగుస్తుందో మీది అక్కడ మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సరిహద్దులు ఉన్నాయి నేను డ్రగ్స్ వాడకాన్ని క్షమించను డ్రగ్స్ వాడటం సరైందేనని నేను అనడం లేదు కానీ మానవ వనరుల నిర్వాహకులుగా మన సామర్థ్యం పరిధి లేదా మన అధికార పరిధి ఉద్యోగి పని వరకు కార్యాలయంలో ఉద్యోగి యొక్క సహకారం వరకు మాత్రమే కాబట్టి కార్యాలయంలో ఉద్యోగి ప్రవర్తన మరొక వ్యక్తి పనికి అంతరాయం కలిగిస్తే అప్పుడు మనకు జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది వ్యక్తి యొక్క ఉత్పాదకత సరిగ్గా ఉన్నపుడు ఎవరైనా వచ్చి కౌన్సిల్ ఇవ్వడం మనకు సముచితంగా ఉండకపోవచ్చు కాబట్టి ఇది లా ఆఫ్ ది లాండ్ మీద ఆధారపడి ఉంటుంది కానీ సాధ్యమైనంతవరకు మనము ఉద్యోగికి ఏది చెప్పినా అది ఉద్యోగి పని చేసే స్థలంలో అవుట్పుట్కు సంబంధించినది అయి ఉండాలి తర్వాత మాదకద్రవ్యాల వాడకం యొక్క చట్టబద్ధత గురుంచి ఉదాహరణకు ఒక ఉద్యోగి తగిన విధంగా ప్రవర్తిచటం లేదని కనుగొనబడింది లేదా ఉద్యోగి యొక్క అవుట్పుట్ తగినంత లేదు మరియు ఉద్యోగి డ్రగ్స్ పరీక్షకు వెళ్లాలి మరియు ఆ రోజు ఉద్యోగి గసగసాలను తిన్నాడు దీనిని సాధారణంగా హిందీలో ఖుస్ ఖుస్ అని పిలుస్తారు కాబట్టి పాశ్చాత్య దేశాలలో మీరు గసగసాలను బాగెల్స్ పై కనుగొనవచ్చు హిందీలో బెంగాలీలో కూడా దీనిని పోస్టో అని పిలుస్తారు కాబట్టి ఖుస్ ఖుస్ అనేది చాలా భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించేది ఒక వ్యక్తి ఖుస్ ఖుస్ యొక్క గణనీయమైన మొత్తాన్ని వినియోగించినట్లయితే ఆ వ్యక్తి నల్లమందు వాడకానికి సానుకూలతను పరీక్షించవచ్చు మరియు అది సరైనది కాదు మీకు తెలుసా మరియు అది వ్యక్తి యొక్క అవుట్పుట్ను ప్రభావితం చేయకపోతే జోక్యం చేసుకోవడం సరైనది కాకపోవచ్చు కాబట్టి ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు మాదకద్రవ్యాల వాడకం యొక్క చట్టబద్ధతను నిర్ణయించాల్సిన అవసరం ఉంది పాజిటివ్ డ్రగ్ వినియోగ పరీక్షల చికిత్స ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు తేలినమాదకద్రవ్యాల స్థితిలో పనికి వస్తున్నా లేదా ఇతరులను ఇబ్బంది పెడుతున్నట్లు కనుగొనబడినా లేదా పనిలో ఉత్పాదకత లేకపోయినా కాబట్టి అవన్నీ అలా ఉన్నాయని అనుకుందాం మీరు జోక్యం చేసుకోవాలా మీరు ఉద్యోగిని డిశ్చార్జ్ చేయాలా ఇప్పుడు మునుపటి ఉపన్యాసంలో మనము ప్రగతిశీల క్రమశిక్షణా పద్ధతుల గురించి మాట్లాడాము మనమందరం మనుషులం అనే సాధారణ కారణంతో ప్రగతిశీల క్రమశిక్షణా పద్ధతులు లేదా సానుకూల క్రమశిక్షణా పద్ధతులను ఉపయోగించటానికి నేను చాలా అనుకూలంగా ఉన్నాను మానవ వనరుల నిర్వాహకుడిగా మన సామర్థ్యంలో లేదా మానవ వనరుల నిపుణులు మనం పనిచేస్తున్న ప్రజలకు మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి కాబట్టి మనము ప్రజల వైపు వేళ్లు చూపించి మరియు మీరు చెడ్డవారు మీరు దీన్ని చేసారు మీరు దీన్ని చేయలేదు మిమ్మల్ని బయటకు నెట్టబోతున్నాం అని చెప్పడం మన పని కాదు మనము ఉద్యోగిని నియమించాము మనం సేవ చేసే సంస్థలో భాగం కావడానికి ఉద్యోగుల నియామకానికి మరియు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి గణనీయమైన సమయం మరియు కృషి పెట్టాము వారి మీద కొప్పడటానికి బదులుగా మరియు మరొక వ్యక్తి చేరడానికి వేచి ఉండి అవతలి వ్యక్తి ఏమి చేయబోతున్నాడో అని చూసే బదులు మీకు తెలుసా ఈ ఉద్యోగులను ప్రేరేపించేలా ఉంచడానికి మరియు ఈ ఉద్యోగుల నుండి గరిష్ట ఉత్పత్తిని పొందేల చూడటం మంచిది మనము ఉద్యోగులకు మద్దతు ఇస్తే మరియు వారి పనికి అంతరాయం కలిగించే చెడు అలవాటు ఉంటే వారికి చెడు అలవాటు నుండి బయటపడటానికి ఇది సహాయపడుతుంది మనము కౌన్సెలింగ్ తో ప్రారంభించవచ్చు ఈ రకమైన దుష్ప్రవర్తనకు కారణమేమిటో తెలుసుకోవడం ద్వారా మనం ప్రారంభించవచ్చు ఆపై వారికి సహాయపడటానికి ముందుకు సాగండి వారికి మద్దతు ఇవ్వడం మరియు వారి చర్యలను సరిదిద్దడానికి తగిన సమయాన్ని ఇవ్వడం మరియు అప్పుడు కూడా మెరుగుపడకపోతే మనం మరింత కష్టతరమైన మార్గాన్ని తీసుకొని ఉద్యోగులను విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ ఉపన్యాసంలో నేను చాలా ఒత్తి చెబుతున్నాను మరియు అది గోప్యత యొక్క నిర్వహణ ఎవరైనా మాదకద్రవ్యాలను దుర్వినియోగం చేస్తున్నారని మనము కనుగొంటే ఈ దుర్వినియోగం యొక్క వివరాలు మిగిలిన కార్యాలయ సంఘానికి వ్యక్తి యొక్క సహచరులకు తెలియబడకుండా ఉండటానికి మనము చర్య తీసుకోవాలి కాబట్టి పరీక్ష ఫలితాల గోప్యత సమస్య యొక్క గోప్యతను అన్ని విధాల నిర్వహించాలి ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ వివిధ రకాల ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ ఉండవచ్చు ఒకటి మీ సంస్థలో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ను వ్యవస్థాపించడం మీ సంస్థ ఏదైనా విక్రయిస్తుంటే దొంగలను నివారించడానికి షాపుల దొంగతనాలను నిరోధించడానికి క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను వ్యవస్థాపించడం ఖచ్చితంగా మంచిది కానీ మీకు నిజంగా డైనింగ్ హాల్ ముందు క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా ఉండాల్సిన అవసరం ఉందా మీరు నిజంగా క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను కలిగి ఉండాలా మనకు నిజంగా క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు అవసరమా క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను వ్యవస్థాపించవలసిన అవసరాన్ని వాటిని వ్యవస్థాపించే ముందు తెలుసుకోవాలి మీ గౌరవాన్ని కాపాడుకోవడం లేదా మీ సంస్థలోని ఉద్యోగులు మరియు కస్టమర్ల గౌరవాన్ని నిలపడం చాలా అవసరం మరియు నిరంతరం నిఘాలో ఉండటం చాలా సౌకర్యవంతమైన విషయం కాదు మీ ఉద్యోగుల ఇమెయిళ్ళను స్కాన్ చేస్తున్నట్లయితే దాన్ని స్కాన్ చేయవలసిన అవసరాన్ని కూడా మీరు సమర్థించాలి మరియు ఇది జరుగుతుంటే ఇది అందరు ఉద్యోగులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలి మరియు ఇది జరుగుతోందని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కమ్యూనికేట్ చేయాలి ఈ సమాచారం ఎప్పుడైనా పబ్లిక్ పోర్టల్లో అందుబాటులో ఉండాలి కాబట్టి ప్రజలు వాళ్ళను గమనిస్తున్నారని తెలుసుకోవాలి మరియు అది ఏమైనప్పటికీ అనవసరమైన ప్రవర్తన లేదా అసమంజసమైన ప్రవర్తనలో పాల్గొనడాన్ని వెంటనే నిరోధిస్తుంది కాబట్టి ఈ కమ్యూనికేషన్ బయటకు వెళ్ళాలి ప్రజలు వాళ్ళను గమనిస్తున్నారని తెలుసుకోవాలి ఇప్పుడు ఇది గమ్మత్తైనది అవుతుంది మీకు తెలుసా ఈ పరిస్థితులు చాలా గమ్మత్తైనవి ఉద్యోగి ఆశించిన దానిని చేసిన తర్వాత విరామం తీసుకోవడం చాలా మంచిది కాదా నిర్దిష్టమైన గంటలు ఉద్యోగి పని చేసిన తరువాత ఉద్యోగి కొన్ని వెబ్సైట్ లను సాధారణంగా బ్రౌజ్ చేయకుండ నిరోధించడం చాలా ముఖ్యమా భోజన సమయంలో లేదా పని సమయంలో కూడా రోజులో 10 15 నిమిషాలు చూడవచ్చు లేకపోవచ్చు నాకు తెలియదు ఎలక్ట్రానిక్ మీడియా లోఫింగ్ కు వ్యతిరేకంగా వారి ఉత్పాదకతపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో సంస్థ నిర్ణయించాలి ఎలక్ట్రానిక్ లోఫింగ్ అలవాటు అంటే ఒక వ్యక్తి నిరంతరం వీడియో గేమ్లు ఆడటం అలవాటు చేసుకోవటం ఆమె లేదా అతడు చెల్లించబడుతున్న పనిలో ఉత్పాదకత లేకుండా నెట్లో సర్ఫింగ్ చేసే అలవాటు ఉండటం కాబట్టి ఆఫీసు కంప్యూటర్ నుండి వ్యక్తిగత ఇమెయిల్ పంపకుండా ఉద్యోగులను నిరోధించడం మీకు చాలా క్లిష్టమైన రహస్య సమాచారం ఉంటే అది అవసరం కావచ్చు కానీ అది అంత పెద్ద విషయమానాకు తెలియదు ఇది సహేతుకమైనదా కాదా అని సంస్థ నిర్ణయించాలి కాబట్టి ఉద్యోగులను క్రమశిక్షణ చేయాలా వద్దా అని తెలుసుకోవడానికి ముందు ఈ విషయాలు వారందరు పరిగణించాలి మరొక విషయం మళ్ళీ నేను దీనిపై ఒత్తిడి చేస్తాను గోప్యత గోప్యత గోప్యత ఇలా ఏమైన కనుగొనబడితే గోప్యతను కాపాడుకోవాలి కాబట్టి ఉద్యోగి బహిష్కరించబడడు కాబట్టి ఉద్యోగి తన సహచరులతో అన్యాయంగా వ్యవహరించడు కాబట్టి ఎప్పుడైనా ఏ విధమైన అనాలోచితాన్ని గుర్తించినా ఉద్యోగిని పర్యవేక్షకుడు పిలవాలి ప్రైవేట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మరియు అతని లేదా ఆమె ప్రవర్తనను సహేతుకమైన వ్యవధిలో సరిదిద్దడానికి అనుమతి ఇవ్వబడింది లేదా ఇవ్వబడుతుంది ఆఫీసు రొమాన్స్ ను హ్యాండిల్ చేయటం మరొకటి ఆఫీస్ రొమాన్స్ చాలా సున్నితమైన సమస్య ఈ రోజుల్లో ప్రజలు ఈ వేగవంతమైన జీవితంతో మీకు తెలుసు అదే వయస్సు గల వ్యక్తులతో కలవడానికి యువతకు సమయం లేదు కాబట్టి వారు భాగస్వాములను ఎక్కడ కనుగొంటారు వారు వెళ్ళే ఒక ప్రదేశం కార్యాలయం వారు వారి లాగే ఉన్న తెలిసిన వ్యక్తులను కలుస్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఆఫీసు రొమాన్స్ జరిగే అవకాశం ఉంది కానీ సంస్థ యొక్క కార్యకలాపాలు మరియు వాతావరణంపై ఈ రకమైన పరిస్థితి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో సంస్థ నిర్ణయించాలి ఉన్నతాధికారి మరియు సబార్డినేట్ మధ్య సంభవించే ఎలాంటి రొమాన్స్ అనుబంధం సముచితంగా పరిగణించబడదు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున మీకు తెలుసా సబార్డినేట్ యొక్క వృత్తి జీవితంపై సబార్డినేట్ కెరీర్పై సుపీరియర్ కి అధికారం ఉన్నట్లు ఇది తప్పుగా భావించబడొచ్చు మరియు అసోసియేషన్ అనేక విధాలుగా అనైతికంగా భావించవచ్చు మరియు అది తర్వాత సమస్యలకు కేంద్రంగా ఉంటుంది తోటివారి మధ్య ఆఫీసు రొమాన్స్ నిజంగా ఏమి చేయని వారు అది పరస్పరం ఆధారపడటంనాకు తెలియదు ఇందులో పాల్గొన్న వ్యక్తుల ఉత్పాదకతను ఎలా మరియు ఎంత ప్రభావితం చేస్తుంది అని కార్యాలయం నిర్ణయించాలి మరియు ఇది విధానాన్ని నిర్ణయించడానికి ఒక ఆధారం మరియు పాలసీని నిర్ణయించినప్పుడు పాలసీని స్పష్టంగా వ్రాయాలి చేయవలసినవి మరియు చేయకూడనివి వివరించబడాలి మరియు ఇలాంటివి కనుగొనబడితే సాధ్యమయ్యే పరిణామాల వివరాలతో ఉద్యోగులకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలి కాబట్టి ఇవన్నీ వ్రాసి ఉండాలి మరియు సహేతుకమైన చర్య తీసుకోవాలి ఈ రకమైన పరిస్థితులకు సంబంధించి సహేతుకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇది ఎప్పుడు కనుగొనబడినా గోప్యతను కాపాడుకోవాలి పాల్గొన్న ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి గోప్యతను కాపాడటం ఖచ్చితంగా అవసరం ఏది సరైనది నైతికమేమిటి అనైతికమైనది నేను దానిపై వ్యాఖ్యానించను సమాజం ఏమి అంగీకరిస్తుందో సమాజం ఏమి ఆశిస్తుందో అది సమాజానికే వదిలేద్దాం కాబట్టి నేను ఏది తప్పు ఏది ఒప్పు అని మీకు చెప్పడానికి ఇక్కడ లేను ఈ పరిస్థితి ఇందులో ప్రమేయం ఉన్నవ్యక్తుల ఉత్పత్తిని ప్రభావితం చేస్తే అని ఈ పరిస్థితి మీకు చెప్తున్నాను అవును ఇది ఆందోళనకు కారణం మరియు హెచ్ ఆర్ వ్యక్తి జోక్యం చేసుకోవడం సరైందే పర్యవేక్షకుడు జోక్యం చేసుకోవడం సరైందే మరియు ఇందులో పాల్గొన్న వ్యక్తులకు చెప్పండి సలహా ఇవ్వండి మరియు కార్యాలయానికి వారి బాధ్యతలను గుర్తు చేయండి ఇది ఉద్యోగుల ఉత్పత్తిని ప్రభావితం చేయకపోతే అది కార్యాలయంలో జరుగుతున్న పనిని ప్రభావితం చేయకపోతే కార్యాలయంలో పాల్గొన్న వ్యక్తుల వ్యక్తిగత జీవితాలలో జోక్యం చేసుకోవడం ఏ ప్రయోజనం చేకూరుస్తుందో నాకు తెలియదు కానీ దానిపై సంస్థ నిర్ణయం తీసుకోవాలి మనము చర్చించబోయే ఇతర సమస్య హాజరు కాకపోవడం లేదా తక్కువగా రావడం కొంతమందికి నిరంతరం పని తప్పించుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి నిరంతరం పనికి ఆలస్యంగా వచ్చే అలవాటు ఉంటుంది కొంతమందికి నిరంతరం అధీకృత సెలవు తీసుకోకుండా టేకింగ్ ఆఫ్ చేసే అలవాటు ఉంటుంది కాబట్టి వారిని కనుగొనవలసి ఉంది ఒక నిర్దిష్ట రోజున చాలా మంది ఉద్యోగులు కారణం చూపించకుండ వెళితే ఇలాంటివి కనుగొనబడితే వ్యక్తి యొక్క రికార్డుల ద్వారా వెళ్లి ఈ ఉద్యోగులకు సలహా ఇవ్వడం ఎంతవరకు సహేతుకమైనదో మీకు తెలుసా హాజరు పాత్ర సహేతుకంగా ఉండాలి ఇది అత్యవసర పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి ఇది ఏదైనా వ్యక్తి యొక్క వ్యక్తిగత అత్యవసర పరిస్థితులు ఉంటే పరిగణనలోకి తీసుకోవాలి మరియు విభిన్న శ్రామిక శక్తి యొక్క అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి నియమాలు మరియు విధానాలు మరియు చట్టాల యొక్క ప్రత్యేకమైన అనువర్తనానికి నేను ఎక్కువ అనుకూలంగా ఉంటాను ఎందుకంటే నేను భారతదేశం వంటి విభిన్న దేశం నుండి వచ్చాను మరియు వివిధ ప్రాంతాల నుండి వివిధ వర్గాల నుండి వచ్చే ప్రజల విభిన్న అవసరాలకు కొంత సర్దుబాటు చేయాలని నేను భావిస్తున్నాను మరియు ఒకసారి ఉద్యోగులకు కొంత సౌలభ్యాన్ని ఇవ్వవచ్చు అది జరిగితే ఉద్యోగుల నిబద్ధత పెరిగే అవకాశం ఉంది ఈ విధానాలకు సంబంధించి సంస్థ నిర్ణయం తీసుకోవాలి ఉదాహరణకు ఒక వ్యక్తి కొన్ని రోజులలో పనిని కోల్పోతాడని ఒక వ్యక్తికి చెప్పబడుతుంది ఎందుకంటే వారి చైల్డ్ అనారోగ్యంతో ఉన్నారు లేదా వారు వారి తల్లిదండ్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లారు లేదా వారికి PTA సమావేశం మాతృ ఉపాధ్యాయ సంఘం సమావేశం ఉంది ఇది ఎందుకు అంత పెద్ద విషయం అని నేను అనుకోను మీకు తెలుసా గడువు తేదీలు తప్పిపోతే తప్ప వారు సమయానికి ముందే ప్రణాళిక చేయకపోతే తప్ప వారి పనిని మరెవరూ చేయలేకపోతే తప్ప కానీ అత్యవసర పరిస్థితుల్లో వారి కుటుంబంలో ఎవరో అనారోగ్యంతో ఉన్నారు మరియు వారు వారి దగ్గరికి వెళ్ళాలి అది అలవాటుగా మారకపోతే తప్ప కొంత వరకు వశ్యత సంస్థలను బాధించదు కాబట్టి ఇది చాలా గమ్మత్తైన పరిస్థితి అని మీకు తెలుసు కానీ వారి నియమం ఎంత సహేతుకమైనదో సంస్థ నిర్ణయించాలి మరియు ఈ నియమం గురించి ఉద్యోగులను ముందుగానే హెచ్చరించాలి నియమం సులభంగా అర్థం చేసుకోవాలి ఉద్యోగిని ముందుగానే హెచ్చరించాలి మరియు వారు తెలుసుకోవాలి హాజరు తక్కువగా ఉంటే వారి హాజరు మార్క్ వరకు లేకపోతే ఏమి జరుగుతుంది అని ఏ విధమైన దుష్ప్రవర్తన విషయంలో ఐన ఏ విధమైన క్రమశిక్షణ విషయంలో ఐన తనను తాను రక్షించుకునే అవకాశాన్ని ఉద్యోగికి ఇవ్వడం ఖచ్చితంగా అవసరం మరియు పరిస్థితిని సహేతుకమైన పద్ధతిలో అంచనా వేయాలి మరలా ఇలాంటివి గుర్తించబడి ఎవరో ఒకరికి సలహా ఇస్తే అప్పుడు దీని యొక్క గోప్యతను అన్ని విధాల నిర్వహించాలి పేలవమైన పనితీరు మరొకటి ఉద్యోగి పేలవమైన పనితీరు వల్ల ఉద్యోగులను ఎలా క్రమశిక్షణ చేయాలో నిర్ణయించే ముందు ఉద్యోగుల పనితీరు కోసం సహేతుకమైన ప్రమాణాలను సెట్ చేయాలి వారి నుండి ఏమి ఆశించబడుతుందో ఉద్యోగి తెలుసుకోవాలి ఇతరులకన్నా భిన్నంగా పని చేసే ఉద్యోగులకు సహేతుకమైన వసతి కల్పించాలి మరియు అక్కడ అత్యవసర పరిస్థితులకు సహేతుకమైన వసతి ఉండాలి కాబట్టి ఈ విషయాలన్నీ పనితీరు విధానాలలో నిర్మించబడాలి మరియు సంస్థ యొక్క పనితీరు ప్రమాణాలను అందరు ఉద్యోగులకు సాధ్యమైనంత స్పష్టమైన పద్ధతిలో సమయానికి ముందే తెలియజేయాలి శిక్ష ఇవ్వడానికి ముందు కౌన్సెలింగ్ మరియు పరిష్కార చర్యలను తీసుకోవాలి తరువాత పేలవమైన పనితీరు యొక్క డాక్యుమెంటేషన్ చేయాలి మళ్ళీ ఉద్యోగుల విజయానికి మనము సహాయం చేయాల్సిన అవసరం ఉందని నేను ఈ అంశంపై నొక్కి చెబుతున్నాను హెచ్ఆర్ నిపుణులుగా మన పని ఎవరినీ అణగదొక్కడం కాదు ఇది ఎవరినీ శిక్షించడం కాదు ఇది ఉద్యోగులందరూ వారి సామర్థ్యాన్ని ఉత్తమంగా విజయవంతం చేయడంలో సహాయపడటం అప్పుడు ఇలాంటివి కనుగొనబడితే దిద్దుబాటు చర్య మరియు శిక్ష యొక్క అవసరానికి సంబంధించి గోప్యతను కాపాడుకోవాలి కాబట్టి ఇది ఖచ్చితంగా అవసరం మనము సాధ్యమైనంత వరకు గోప్యం గా ఉంచాలి ఇక్కడ టెలికమ్యుటింగ్ మరొక సమస్య దుర్వినియోగం చేయకపోతే టెలికమ్యుటింగ్ అటువంటి సమస్య కాదు టెలికమ్యుటింగ్ అంటే వారి కార్యాలయం కాకుండా ఇతర ప్రదేశాల నుండి మరియు ఇంటి నుండి పనిచేసే వ్యక్తులను సూచిస్తుంది కానీ ఇది కార్యాలయంలో కొన్ని సమస్యలను కలిగిస్తుంది దీని అర్థం ప్రజలు ఈ టెలికమ్యూటింగ్ ఎంపికను దుర్వినియోగం చేయవచ్చని టెలికమ్యూటింగ్ ఎంపికను తీసుకోవచ్చు మరియు వారు ఒక ప్రదేశం నుండి పని చేస్తున్నారని చెప్పవచ్చు కాని వారు పని చేస్తున్నట్లు వారు చెబుతున్నంతవరకు వారు పని చేయకపోవచ్చు కాబట్టి అది సమస్యను సృష్టించగలదు సంస్థ వారి విశ్వసనీయత మరియు వారు చేపట్టిన పని పట్ల నిబద్ధతను అనుమానించడానికి ఇది ఒక కారణాన్ని సృష్టించగలదు ఇప్పుడు దీనిని నివారించడానికి ఉద్యోగి యొక్క పని అలవాట్లను మరియు చేయవలసిన పనిని పరిగణనలోకి తీసుకొని టెలికమ్యూటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి వారికి ప్రమేయం ఉన్న పనినీ వారికి ఇస్తే లేదా ఈ పని యొక్క నాణ్యతకు వెలితే అది వేరే చోట కూర్చొని పనిని సాగిస్తున్న ప్రజలకు ఏ విధముగా ప్రభావితం కాదు అది బాగుంది కానీ వీలైనంతవరకు టెలికమ్యూటింగ్ కోసం ఒక విధానాన్ని రూపొందించే ముందు దీనిని పరిగణించాలని మీకు తెలుసు అప్పుడు టెలికమ్యూటర్లు తమ గడువుకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి వారికి సహేతుకమైన గడువు ఇవ్వాలి మరియు వారు ఆ గడువులను పాటించకపోతే కొన్ని దిద్దుబాటు చర్యలను కొంత ఆందోళన వ్యక్తం చేయాలి వారిని హెచ్చరించాలి కాబట్టి వారి నుండి ఎప్పుడు మరియు ఏమి ఆశించబడుతుందో వారికి తెలుసు మరియు వారికి తెలుసు వారు చెప్పింది చేయకపోతే ఈ ఎంపికను తీసివేయవచ్చు అని ఈ ఎంపికను ఉద్యోగులకు ఇస్తే టెలికమ్యూటర్లు చివరలో సాంకేతికత పనిచేసేలా చూడటం కార్యాలయ పరిపాలన మరియు పర్యవేక్షకుల యొక్క బాధ్యత అవుతుంది కాబట్టి ప్రజలు ఈ ఎంపికను ఉపయోగించుకోవటానికి స్థిరమైన నెట్వర్క్ కనెక్షన్లు లేదా ఫోన్ కనెక్షన్లకు ప్రాప్యత కలిగి ఉండాలి కాబట్టి ఎవరికైన ఫోన్ కనెక్షన్ సరిగా కలిగి లేకపోతే ఎవరికైన నెట్వర్క్ కనెక్షన్ సరిగా కలిగి లేకపోతే అప్పుడు టెలికమ్యూటింగ్ చేసేటప్పుడు వారు ఉత్పాదకంగా ఉండటం సాధ్యం కాదు కాబట్టి టెలికమ్యూటర్లకు స్థిరమైన కనెక్షన్ స్థిరమైన టెక్నాలజీ టెలికమ్యూట్ చేయడానికి వారు ఉపయోగించగల విశ్వసనీయ సాంకేతిక పరిజ్ఞానం ఉండటం చాలా అవసరం ఫోన్ ఆధారిత కార్మికులు రోజూ కార్యాలయానికి వస్తారు కాబట్టి వారు సమావేశాలకు హాజరుకావచ్చు మరియు నిర్వాహకులతో సంభాషించవచ్చు కార్మికులు ఫోన్లో పనులు చేస్తుంటే వారు రిపోర్ట్ చేయటానికి కొన్ని సంప్రదింపు గంటలు ఉండాలి కొలవగల ఫలితాలతో పనితీరు అంచనాలను కలిగి ఉన్న మంచి ప్రణాళికతో కూడిన టెలికమ్యూటర్స్ ప్రణాళికను అభివృద్ధి చేయండి కాబట్టి వారికి ఒక ప్రణాళిక ఇవ్వాలి మరియు వారికి గడువు ఇవ్వాలి వారికి ఎప్పుడు ఏమి అవసరమో చెప్పాలి వారి పనిని నిర్వహించాలి మరియు వారి పనిని చాలా దగ్గరగా పరిశీలించాలి మరియు ఇది తరువాతి దశలో సమస్యలను నివారించడానికి ఉపాధి పదంగా మారకూడదు మరొకటి అవిధేయత అవిధేయత అంటే ఉద్యోగి పర్యవేక్షకుడి నుండి ప్రత్యక్ష ఆదేశాన్ని పాటించటానికి నిరాకరిస్తాడు మరియు సంస్థను నడిపే నిర్వహణ హక్కుకు ప్రత్యక్ష సవాలు బాస్ మీకు ఏదో చేయండి అన్నారు నేను చేయను అని మీరు చెబుతారు దానిని అసంబద్ధత అంటారు ఒక ఉద్యోగి పర్యవేక్షకుడిని మాటలతో అసంబద్ధం చేసినప్పుడు ఇది సంభవించవచ్చు కాబట్టి ఉద్యోగి అసమంజసమైన పదాలను ఉపయోగిస్తాడు పర్యవేక్షకుడికి వ్యతిరేకంగా చెడు పదాలను ఉపయోగిస్తాడు ఎప్పుడు అవిధేయత ఆమోదయోగ్యమైనది అంటే మీకు ఇచ్చిన ఆదేశాలు చట్టవిరుద్ధం లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించినవి లేదా మీరు చట్టవిరుద్ధమైన కార్యాచరణను చేయవలసి వస్తే మాత్రమే మీకు అసంబద్ధతకు జరిమానా విధించకపోవచ్చు లేదా మీకు కేటాయించిన పనిని చేయడానికి మీరు నిరాకరించవచ్చు ఎందుకంటే ఆ ఆర్డర్ కారణంగా ఉద్యోగి అతను లేదా ఆమె ఏదో ఒక రకమైన ప్రమాదంలో ఉన్నట్లు భావిస్తే అది కూడా అవిధేయతగా పరిగణించబడకపోవచ్చు కాబట్టి మీ ఉద్యోగం లో మీ జీవితానికి ప్రమాదం ఉన్న రక్షణ సేవలను మినహాయించడం కాబట్టి అవిధేయతకు కారణాన్ని నిరూపించడానికి బాధ్యత ఉద్యోగిపై ఉంది అవిధేయత నిర్వహణ అవిధేయతకు సంబంధించిన సమస్యలను నివారించడానికి మీరు అవిధేయతకు ఎలా నిర్వహిస్తారు మౌఖిక ఆదేశాలకు బదులుగా వ్రాతపూర్వక ఆదేశాలను కలిగి ఉండటం ఎల్లప్పుడూ సహాయపడుతుంది కాబట్టి మీకు తెలుసు ఎక్కడైనా వివాదం రావచ్చు అని మీకు అనిపిస్తే దయచేసి వ్రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయండి కాబట్టి ఉద్యోగి వారి అసమ్మతిని లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చు మరియు ఉద్యోగి దాని గురించి గట్టిగా భావిస్తే మీకు తెలుసా అది సరే కానీ అవిధేయత యొక్క రుజువు అవసరం ఒక ఉద్యోగిని అవిధేయతకు శిక్షించాలా వద్దా అని నిర్ణయించేటప్పుడు సమస్య యొక్క తీవ్రతనీ పరిగణించాలి అవిధేయతకు కారణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి మీరు అవిధేయతను గురుంచి సందేహించినప్పుడల్లా ఉద్యోగి ఊహించినది ఎందుకు చేయలేదని మీరు కనుగొనగలిగితే అది మీకు సహాయపడుతుంది మరియు సమస్య కనుగొనబడితే దాని గోప్యతను కొనసాగించండి మరియు అవిధేయత గుర్తించినట్లయితే ఉద్యోగులకు మందలింపులు ఇస్తారు కార్యాలయంలో బెదిరింపు ఈ అంశం నా హృదయానికి చాలా దగ్గరిది మరియు నేను దీని కోసం కొంత సమయం పెడతాను కార్యాలయ బెదిరింపు అనేది వేధింపుల యొక్క ఒక రూపం దీని ఫలితంగా ఉద్యోగులు మానసిక క్షోభ శారీరక అనారోగ్యం ఉత్పాదకత కోల్పోవడం మరియు విషపూరిత వాతావరణంలో ఉండకుండా ఉండటానికి నిష్క్రమించడానికి అధిక ప్రవృత్తిని అనుభవిస్తారు ఉద్యోగులు కార్యాలయంలో వారి యజమాని లేదా వారి తోటివారి ప్రవర్తన కారణంగా తాము ఒత్తిడికి లోనవుతున్నారని భావిస్తే దీనిని కార్యాలయ బెదిరింపు అంటారు ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రమాదకర దుర్వినియోగ బెదిరింపు హానికరమైన లేదా అవమానకరమైన ప్రవర్తన దుర్వినియోగం లేదా అన్యాయమైన శిక్షా ఆంక్షలను కలిగి ఉంటుంది ఇది గ్రహీతకు కలత బెదిరింపు అవమానం లేదా హాని కలిగించే అనుభూతిని కలిగిస్తుంది ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది మరియు వారు ఒత్తిడికి గురి కావచ్చు కాబట్టి ఉద్యోగి తన ఉన్నతాధికారుల లేదా తోటివారి ప్రవర్తనతో బెదిరింపు అనుభూతి చెందడం మరియు వారి ఆత్మవిశ్వాసాన్ని క్రిందికి లాగడం మరియు వారికి ఒత్తిడిని కలిగించే ఏ పరిస్థితిని ఐనా కార్యాలయ బెదిరింపు అంటారు ఎవరో నిరంతరం మీకు చెప్తారు మీరు చెడ్డవారు మీరు దేనికీ పనికి రారు మిమ్మల్ని ఎవరూ నమ్మరు అని అపుడు మీరు అనుకుంటారు మీరు పనులు సరిగ్గా చేస్తున్నారు కానీ అందరూ ఏదో చెబుతున్నారు లేకపోతే ఇది మీ ప్రతిష్ట లేకపోతే మీకు ఎంత ధైర్యం సహాయం కోసం ప్రజలు మీ వద్దకు ఎందుకు రావాలి సహాయం కోసం వారు మిమ్మల్ని ఎందుకు సంప్రదించాలి మీమ్మల్ని నిరంకుశుడు అంటారు మీకు తెలిసిన వారు నా ఉద్దేశ్యం ఏమిటంటే వారు చేసే చెడు పనులకు ఇతరులపై నిందలు వేసే వ్యక్తులు ఉన్నారు మరియు నిరంతరం వారి అధీనంలో సబార్డినేట్స్ కి వేలు చూపిస్తారు వారిని తమ స్థానంలో ఉంచడానికి ఇది కార్యాలయ బెదిరింపు యొక్క ఒక రూపం మరియు ఇది సహించకూడదు కానీ ఉద్యోగులు దీనిని సహిస్తారు ఎందుకంటే వారు తమ యజమానుల గురించి ఏమీ చెప్పడానికి ఇష్టపడరు మరియు అది వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరియు అది వారి ఉత్పాదకతను కూడా ప్రభావితం చేస్తుంది తర్వాత బెదిరింపు రకాలు తప్పుడు ఆరోపణ మీరు పొరపాటు చేయనప్పుడు మీరు పొరపాటు చేశారని మాకు తెలుసని ఎవరో అంటారు ఇన్పుట్లను వ్యాఖ్యలు విస్మరించడం లేదా వదిలివేయడం మీరు కొన్ని ఇన్పుట్లను ఇవ్వండి మరియు ప్రజలు వాటిని పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడరు యజమాని యొక్క సమూహంలో ఉన్న మరికొందరు వ్యక్తులకు భిన్నంగా కార్మికుడి కోసం వేర్వేరు ప్రమాణాలు లేదా విధానాలు ఉపయోగించబడతాయి కాబట్టి ఎవరో ఒకరు తో ఒక విధంగా వ్యవహరిస్తారు వేధింపులకు గురవుతున్న వ్యక్తికి మరొక విధంగా వ్యవహరిస్తారు కార్మికుడి గురించి గాసిప్ వ్యాప్తి చెందుతుంది బహిరంగంగా సంబంధిత వ్యక్తి గురించి ఎవరైనా నిజంగా చెడ్డ విషయాలు చెబితే మీకు తెలుసు బాస్ మరియు సహోద్యోగుల చే నిరంతర విమర్శలు మీరు దేనికీ మంచిది కాదు మీకు దేనికీ అర్హత లేదు మీకు ఇది ఇవ్వకూడదు కార్మికుడి గురించి బహిరంగంగా లేదా ప్రైవేటుగా తక్కువ చేసి వ్యాఖ్యలను చేయడం మీరు కాదని మీ ముఖం మీద చెప్పబడింది మీకు తెలుసు కాబట్టి మీరు నా ఉద్దేశ్యం మీ పని మార్క్ వరకు లేదని చెప్పడం ఒక విషయం కానీ మీరు చెడ్డవారని నిరంతరం చెప్పడం మీరు చెడ్డవారు మీరు చెడ్డవారు మీరు చెడ్డవారు మీరు చెడ్డవారు అని చెప్పడంకార్యాలయ బెదిరింపు మరియుఅది సహించకూడదు సబార్డినేట్ వద్ద అరవటం మీ గొంతు పెంచడం ప్రాజెక్టులు లేదా సమావేశాల నుండి ఉద్దేశపూర్వకంగా మినహాయించడం మరొకటి కాబట్టి మీకు అర్హమైన అవకాశం ఇవ్వబడదు టార్గెట్ చేసిన ఉద్యోగి యొక్క పనిని ఇతర కార్మికులకు ఇవ్వడం లేదా టార్గెట్ చేసిన ఉద్యోగికి క్రెడిట్ నిరాకరించడం మరొకటి కాబట్టి మీరు పని చేస్తారు కానీ మరొకరికి దాని క్రెడిట్స్ లభిస్తాయి తర్వాత కార్మికుల గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం కార్యాలయంలో బెదిరింపును మీరు ఎలా నిర్వహిస్తారు వివరణాత్మక డాక్యుమెంటేషన్ను సాధ్యమైనంతవరకు ఉంచండి బెదిరింపు చేస్తున్న వ్యక్తి తో మాట్లాడండి ఏమి జరుగుతుందో తెలుసుకోండి ఉద్యోగిపై నిందలు వేసే బదులు తీర్మానం లేదా ముందుకు వెళ్ళే మార్గంపై దృష్టి పెట్టండి కార్యాలయంలో బెదిరింపు మరియు వేధింపుల విధానాన్ని రూపొందించండి మరియు అమలు చేయండి ఈ విధానాన్ని కమ్యూనికేట్ చేయండి బెదిరింపు మరియు వేధింపులను అస్సలు సహించని సంస్కృతిని ప్రోత్సహించండి బెదిరింపుతో సంబంధం ఉన్న సంస్థాగత కారకాల గురించి తెలుసుకోండి మరియు వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోండి సంస్థ యొక్క బెదిరింపు మరియు వేధింపు పాలసీలో పేర్కొన్న విధానాలను అనుసరించండి ఒక విధానాన్ని నిర్దేశించండి మరియు నిర్దేశించిన విధానాలను అనుసరించండి సెన్సిటివ్ గా ఆబ్జెక్టివ్గా ఉండండి మరియు తెలుసుకోవడానికి సమాచారాన్ని వెతకండి బెదిరింపు ఎందుకు జరుగుతుందో ఎవరు బెదిరింపులకు గురవుతున్నారు ఎవరు బెదిరిస్తున్నారు మొదలైనవి బెదిరింపు ఏమిటి మరియు బెదిరింపు కానిది ఏది అని తెలుసుకోండి మీ బాస్ మీకు చెప్పారు మీరు మార్క్ వరకు ప్రదర్శన ఇవ్వడం లేదు అని అది బెదిరింపు కాదు కానీ మిమ్మల్ని నిరంతరం తక్కువ అంచనా వేయడం బెదిరింపు సమస్యపై దృష్టి పెట్టండి పాల్గొన్న వ్యక్తులపై కాదు ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పండి మరియు అది చేయకపోతే సమస్యను పరిష్కరించండి క్రమశిక్షణ కోసం ఒక ఉద్యోగిని ఒంటరిగా ఉంచవద్దు ఇది ఒక సమస్య అయితే ఊహించనిది చేసే ప్రతి ఒక్కరూ అదే విధంగా వ్యవహరించబడాలి నిందలు వేసే స్వరంతో తప్పులకు ప్రతిస్పందించవద్దు మరియు వేళ్లు చూపవద్దు మరియు ఇది చెడ్డదని చెప్పండి మీరు దీన్ని చేసారు మీరు చేయలేదు అని చెప్పండి కాబట్టి ఉద్యోగిని నిరంతరం ఒక ప్రదేశంలో ఉంచడం వల్ల విషయాలు మరింత దిగజారిపోతాయని మీకు తెలుసు జోకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి చాలా సార్లు మన హాస్యం చాలా గొప్పదని మనము భావిస్తాము ఇది పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు మరియు ఇప్పటికే బాధ లో ఉన్న వ్యక్తి ఇప్పటికే బాధితుడిగా భావిస్తున్న వ్యక్తి ఏ రకమైన జోకులతోనైనా సౌకర్యం గా ఉండడు మందలించడం అనేది ప్రైవేట్గా ఉంచండి ఉద్యోగికి ప్రతికూల విషయాలు చెప్పకండి హైపర్సెన్సిటివ్గా ఉండకండి పరిస్థితులకు అతిగా స్పందించకండి కాబట్టి బెదిరింపులకు పాల్పడే వ్యక్తి కి ప్రతిస్పందనగా కార్యాలయంలోని బెదిరింపును నిర్వహించడానికి నిర్దిష్ట వ్యూహాలు కి మీరు ఏమి చేస్తారు మీరు త్వరగా స్పందించాలి మొదట మాటలతో మరియు తరువాత వ్రాతపూర్వకంగా ఆమోదయోగ్యం కాదని బెదిరింపు దారుడికి తెలియజేయండి బాధితుడు మరియు బెదిరింపు దారుడికి మధ్య సంబంధాన్ని నివారించడానికి ప్రధానంగా ఉద్యోగ బాధ్యతలను మార్చండి భౌతికంగా ఇద్దరిని సాధ్యమైనంతవరకు వేరు చేయండి ఆపై సంబంధిత పార్టీల ప్రవర్తనను పర్యవేక్షించండి పర్యవేక్షణ ఖచ్చితంగా అవసరం కాబట్టి రిలేషనల్ యెగ్రేషన్ అంటే ఏమిటి మరియు వారు ఏమి చేయగలరు అనే దాని గురించి తెలుసుకోవాలి పనితీరు సమీక్ష మీకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయడానికి మరొక అవకాశాన్ని ఇస్తుంది దురాక్రమణదారుడితో సంబంధాన్ని నివారించడానికి బాధితుడి పునరావాసం లేదా పునర్వ్యవస్థీకరణ కోసం భౌతికంగా ఇద్దరినీ వేరు చేయాలి వ్యక్తులకు మెంటరింగ్ కోచింగ్ ఇవ్వాలి వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వాలి ఒక వ్యక్తి బాధితురాలిగా ఉంటే మరియు చాలా మంది బాధితులైతే అప్పుడు సమూహానికి మద్దతు సహాయపదుతుంది సంస్థ కోసం మీ నియామక విధానాలను తొలగించే పద్ధతులను సమీక్షించండి దూకుడుగా ఉండే ఉద్యోగులను తొలగించినందుకు భయపడవద్దు బెదిరింపుదారుల గుర్తింపును మరియు వారిని ఎదుర్కోవటానికి విధివిధానాలను నిర్దేశించే బెదిరింపు నిరోధక విధానం అభివృద్ధి మరియు అమలు ప్రతీకారానికి భయపడకుండా రిలేషనల్ ఎగ్రెసర్స్ ను గుర్తించడానికి బాధితుల కోసం ఒక అధికారిక నాన్జడ్జిమెంటల్ రిపోర్టింగ్ విధానాన్ని సృష్టించండి ఉద్యోగి ఒక హెచ్ఆర్ వ్యక్తి వద్దకు లేదా సంస్థలోని ఎవరి వద్దకు ఐన వారి సమస్యలతో రావడం సొకర్యంగా ఉండాలి మరియు బెదిరింపు అంటే ఏమిటి మరియు కానిది ఏదీ అని ప్రజలు తెలుసుకోవాలి నేను చెప్పే చివరి రకమైన దుష్ప్రవర్తన మద్యానికి సంబంధించిన దుష్ప్రవర్తన మీరు కార్యాలయంలో దీర్ఘకాలిక మద్య వ్యసనం మరియు పని ప్రదేశంలో మత్తుమందు లేని ఉద్యోగుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి దుష్ప్రవర్తన యొక్క తీవ్రత మరొకటి దుష్ప్రవర్తన ఎంత చెడ్డది ఇది పనికి అంతరాయం కలిగిస్తుందా ఇది మాదకద్రవ్యాల వినియోగ కేసులో మీరు చేసే దాని విధంగా ఉంటుంది మీకు తెలుసా వ్యక్తి మద్యం మీద ఆధారపడటం కార్యాలయంలోని ఇతరులను ఎంతగానో బాధపెడుతుంది మరియు మీరు దిద్దుబాటు సలహా మరియు పరిష్కార చర్య తీసుకోవచ్చు అప్పుడే మీరు ఉద్యోగిని డిశ్చార్జ్ చేయాలి దయచేసి మీరు వారిని డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించుకునే ముందు ఉద్యోగికి సహాయం చేయండి మద్యపానం వాడకం మాదకద్రవ్యాల వంటి ఒక వ్యాధి లాంటిది మరియు దాన్ని అధిగమించడానికి ఉద్యోగికి మద్దతు ఇవ్వాలి మరియు దయచేసి రికార్డుల గోప్యతను సాధ్యమైనంతవరకు కొనసాగించండి ఈ ఉపన్యాసానికి సంబంధించినంతవరకు నేను ఇక్కడే ఆగిపోతాను మరియు తరువాతి తరగతిలో ఈ పరిస్థితులను ఎలా నిర్వహించాలో నేను మీతో కొంచెం ఎక్కువ మాట్లాడతాను కాబట్టి విన్నందుకు ధన్యవాదాలు